కీలక పదాలు ఇన్స్ట్రుమెంట్ సెన్సార్ ఇన్పుట్స్థర్మోకపుల్ రిజల్యూషన్ యాక్యూరసీస్పెసిఫికేషన్ లు ఇండస్ట్రియల్ ఆటోమేషన్ మరియు కంట్రోల్ కోర్సు యొక్క మూడవ పాఠానికి స్వాగతం కాబట్టి సాధారణంగా డ్రిఫ్ట్ అనేది టెంపరేచర్ మరియు సమయం కోసం వర్గీకరించబడుతుంది ఇప్పుడు మనం ఇంచుమించు గా మన స్టాటిక్ లక్షణాలను పూర్తి చేశాము కాబట్టి సాధారణంగా ఇన్పుట్ అవుట్పుట్ కర్వ్ గురించి మాట్లాడుకున్నట్లైతే సరే ఇది క్యాలిబ్రేషన్ కర్వ్ కదా కాబట్టి ఇక్కడ టైమ్ లేదు మీరు ఇన్పుట్ ఇస్తే మనము స్థిరమైన స్థితిలో అవుట్ పుట్ ను పొందుతాము మరియు మనము దీని గురించి మాత్రమే మాట్లాడుతున్నాము ఇది ఈ ఇన్పుట్ మరియు స్థిరమైన స్టేట్ అవుట్పుట్ విలువ మధ్య ఉన్న లక్షణం సరే అయితే ఇన్పుట్ స్థిరంగా లేనప్పుడు మన పరికరం యొక్క డైనమిక్ లక్షణముల గురించి కూడా మాట్లాడాలి కాబట్టి ఇన్స్ట్రుమెంట్ అలాగే దాని ఇన్పుట్ నిరంతరం మారుతూ ఉంటుంది మరియు ఒక పరికరం యొక్క డైనమిక్ ప్రతిస్పందన ఇన్పుట్ సిగ్నల్ కు అనుగుణంగా రూపొందించబడింది కాబట్టి మనం ఇప్పుడు మనం చూసినట్లైతే మనం దాని గురించి మనం ఆందోళన చెందాలి ఎలా అంటే ఒక సిగ్నల్ ఉన్నట్లైతే ఇన్పుట్ సిగ్నల్ అకస్మాత్తుగా కొంత విలువ నుండి మరి కొంత విలువకు మారితే అవుట్పుట్ సిగ్నల్ ఎలా మారుతుంది కాబట్టి మనము స్థిరమైన స్థితితో మాత్రమే కాదు కొత్త స్థిరమైన స్థితి విలువ మీద మాత్రమే కాకుండా అవుట్పుట్ సిగ్నల్ సాధిస్తుంది కానీ అది ఎలా ఆ విలువను కాలక్రమేణా ఎలా సాధించబోతోందనే దానిపై కూడా మనము ఆందోళన చెందుతున్నాము కాబట్టి మనము అలాంటి లక్షణాల గురించి మాట్లాడేటప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ యొక్క డైనమిక్ లక్షణాల గురించి మాట్లాడుతాము కాబట్టి తదనుగుణంగా మనకు వివిధ రకాల ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి కాబట్టి మనము శుభతరంగా ఇలా పిలుస్తాము ఇది సున్నా ఆర్డర్ పరికరం దీని లక్షణం y Kx చే ఇవ్వబడుతుంది కాబట్టి సెన్సార్ చేయబడిన వాటికి సంబంధించిన ఇన్పుట్ల కోసం ఇది భావించ బడుతుంది అవుట్పుట్ అనేది తక్షణమే ఇన్పుట్ కు సమానం కాబట్టి ఇది మీకు రెసిస్టన్స్ లాంటిది మీరు వోల్టేజ్ ను వర్తింపజేస్తే మీకు వెంటనే కరెంట్ వస్తుంది కాబట్టి ఇన్పుట్ అవుట్పుట్ నిష్పత్తి లీనియర్ గా ఉంటుంది మరియు ఈ లీనియారిటీ అనేది ఒక ఇంస్టంట్ నుండి ఇంస్టంట్ వరకు ఉంటుంది కనుక అటువంటి పరికరములకు డైనమిక్స్ అనేవి లేవు మరియు మీరు చూడవలసిన ఏకైక లక్షణం స్టాటిక్ లక్షణం కాబట్టి అలాంటి సాధనాలను జీరో ఆర్డర్ సాధనములు అని పిలుస్తారు ఉదాహరణకు పొటెన్షియో మీటర్ నేను రెసిస్టెన్స్ గురించి మాట్లాడాను కదా కాబట్టి పొటెన్షియో మీటర్ అనేది రెసిస్టెన్స్ తప్ప మరొకటి కాదు కాబట్టి పొటెన్షియో మీటర్ కోసం పొజిషన్ సిగ్నల్స్ సాధారణంగా పొటెన్షియో మీటర్లు స్థానాన్ని కొలుస్తాయి కాబట్టి ఈ పొటెన్షియోమీటర్ ఈ వేరియబుల్ పాయింట్లతో అనుసంధానించబడుతుంది వేరియబుల్ పాయింట్ కదిలేటప్పుడు మీకు లభించే వోల్టేజ్ నేరుగా పొజిషన్ కు ప్రపోర్షనల్ గా ఉంటుంది సరే కాబట్టి ఈ సందర్భంలో ఇది ఇంస్టంట్ నుండి ఇంస్టంట్ ఉంటుంది మరియు పొజిషన్ తో పొజిషన్ అంటే పొజిషన్ అనేది వాస్తవానికి ఒక మెకానికల్ వేరియబుల్ కాబట్టి దాని కదలికలు వేగంగా ఉండవు కాబట్టి ఇప్పటి వరకైతే విద్యుత్ ప్రవర్తన పొజిషన్ తో పోలిస్తే చాలా వేగంగా ఉంటుంది మీరు దీనిని స్వచ్ఛమైన రెసిస్టెన్స్ అని అనుకోవచ్చు మరియు అప్పుడు మీరు వాటిని జీరో ఆర్డర్ లక్షణాలు అని పిలుస్తారు కాబట్టి అవుట్పుట్ వోల్టేజ్ అనేది డిస్ ప్లేస్ మెంట్ తో నేరుగా ప్రపోర్షనల్ గా ఉంటుంది ఈ సందర్భంలో యాంగులర్ డిస్ ప్లేస్ మెంట్ గురించి చూస్తే పొటెన్షియోమీటర్లు యాంగులర్ గానూ అలాగే లీనియర్ గానూ ఉంటాయి కాబట్టి అక్కడ మనం పిలిచే పొటెన్షియోమీటర్ యొక్క నిర్దిష్ట సెన్సిటివిటీ వోల్ట్ పర్ రేడియన్ మరోవైపు కొన్ని రకాల పరికరాలు ఉన్నాయి ఎక్కడైతే ఒకవేళ ఇన్పుట్ అకస్మాత్తుగా మారితే అవుట్పుట్ అకస్మాత్తుగా మారదో అంటే అవుట్పుట్ పెరగడానికి కొంత సమయం పడుతుంది ఉదాహరణకు మనం టెంపరేచర్ కొలిచే సాధనాలను తీసుకుందాం అంటే థర్మోకపుల్ నిజానికి థర్మోకపుల్ సాధారణంగా మీరు చూసేటట్లు అది కాదు ఎక్కడైతే అది ఆవిరి యొక్క టెంపరేచర్ కొలతను లెక్కిస్తుందో అప్పుడు బేర్ థర్మోకపుల్ వాస్తవానికి ఆవిరిలోకి పూర్తిగా పెట్ట బడలేదు ఎందుకంటే అది సెన్సార్ను దెబ్బతీసే విధంగా మరియు వాటి పనితీరు వేగంగా క్షీణిస్తుంది కనుక ఇది నిజానికి ఒక ట్యూబ్ లోపల ఉంచబడుతుంది కాబట్టి మీరు ట్యూబ్ వెలుపల టెంపరేచర్ లో మార్పు ఉన్నప్పటికీ దానిని మనం థర్మో వెల్ అని పిలవబడే ఒక గొట్టం లోపల మీకు థర్మోకపుల్ ఉంది కాబట్టి మీ పరిసర టెంపరేచర్ మీ చుట్టూ ఉన్న పర్యావరణం యొక్క టెంపరేచర్ ఏదైతే టెంపరేచర్ మీరు కొలవడానికి ప్రయత్నిస్తున్నారో అది కొంత సమయం మారినప్పటికీ ఈ టెంపరేచర్ వాస్తవానికి ప్రవహించడానికి అవసరం అంటే ఒక ఈఎంఎఫ్ అభివృద్ధి చెందకముందే థర్మోవెల్ యొక్క లోపలి గుండా థర్మోకపుల్ జంక్షన్లోకి ఉష్ణ ప్రవాహం ఉండాలి కాబట్టి ఈ థర్మో వెల్ యొక్క ఉష్ణ లక్షణాల కారణంగా కొంత సమయం అవసరం కాబట్టి మీరు అకస్మాత్తుగా అయినా ఈ స్పేస్ పూరించడానికి జంక్షన్ యొక్క టెంపరేచర్ స్టీమ్ కాదని అలాగే థర్మోకపుల్ జంక్షన్ తక్షణమే ఆవిరి యొక్క టెంపరేచర్ తో సమానంగా ఉండదు కానీ అది నెమ్మదిగా పెరుగుతుంది సరే కాబట్టి అలాంటి ట్రాన్స్డ్యూసర్ల కోసం మనకు ఫస్ట్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ క్యారెక్టర్ ఫస్ట్ ఆర్డర్ లేదా రెండవ ఆర్డర్ ఉంటాయి తద్వారా ఇది థర్మోకపుల్ యొక్క మోడలింగ్ మీద ఆధారపడి ఉంటుంది కానీ సాధారణంగా ఫస్ట్ ఆర్డర్ సాధనాలు ట్రాన్స్ద్యూజర్లు గా ఉంటాయి ఇవి ఒకే స్టోరేజ్ ఎలిమెంట్ కలిగి ఉంటాయి మరియు వాటిని మొదటి ఆర్డర్ వలె రూపొందించవచ్చు కాబట్టి అలాంటి సందర్భాల్లో అవుట్పుట్ విలువ వాస్తవానికి ఈ రకమైన ఒక అవకలన సమీకరణాన్ని పాటిస్తుంది మీకు తెలుసు మరియు ఇక్కడ τ ను సిస్టమ్ యొక్క సమయ స్థిరాంకం అంటారు కాబట్టి τ పెద్దదిగా ఉంటే సిస్టమ్ నెమ్మదిగా ఉంటుంది చిన్నదిగా ఉంటే సిస్టమ్ వేగంగా ఉంటుంది అలా అయితే స్టెప్ ఇన్పుట్ కలిగిన సెన్సార్ స్పందనను సులభంగా లెక్కించగలము కాబట్టి ఈ రకమైన సెన్సార్ యొక్క ప్రతిస్పందనను వివిధ రకాల మారుతున్న ఇన్పుట్లను ఇచ్చి వర్గీకరించడానికి ప్రయత్నిద్దాం కాబట్టి ఇవి రెండు ఉదాహరణలు మొదటిది గ్లాస్ థర్మామీటర్ మరియు థర్మోకపుల్ థర్మో వెల్ స్లయిడ్ సమయం చూడండి 0607 కాబట్టి మీకు స్టెప్ ఇన్పుట్ ఉంటే కాబట్టి మనము పరిగణించే మొదటి రకమైన ఇన్పుట్ ఒక స్టెప్ ఇన్పుట్ కాబట్టి స్టెప్ ఇన్పుట్ అంటే అది సున్నా వద్ద ఉందని ఆపై అకస్మాత్తుగా అది పెరుగుతుంది కాబట్టి t 0 దగ్గర ఇన్పుట్ 1 అని అనుకుందాం నిజానికి మనం టైమ్ రెస్పాన్స్ లేదా y అనేది టైమ్ యొక్క ఫంక్షన్ దీనిని మీరు లెక్కించవచ్చు కాబట్టి అది ఎలాంటి ఫంక్షన్ అనేది గ్రాఫ్ మనకు చూపుతుంది కనుక ఇది క్రమంగా పెరుగుతుందని మీరు చూశారు అలాగే అది ఒకటి ని చేరుకుంటుంది కాబట్టి మీకు పెద్ద τ విలువ ఉన్నట్లైతే అది మెల్లగా పెరుగుతుంది ఒకవేళ మీకు τ విలువ చిన్నదిగా ఉంటే అది వేగంగా పెరుగుతుంది కాబట్టి ఇక్కడ ఇదే τ తగ్గుతుంది కదా అలాగే మరోవైపు మనందరికీ తెలుసు నా ఉద్దేశ్యం ఏమిటంటే ఒక ఆర్బిటరీ ఇన్పుట్కు డైనమిక్ సెన్సార్ ప్రతిస్పందన ఆసక్తిని కలిగిస్తుంది ఎందుకంటే అలాంటి సెన్సార్ను వాస్తవానికి కంట్రోల్ లూప్లో ఉంచితే అన్ని రకాలు ఒక స్టెప్ ఇన్పుట్ లాగా క్రమంగా ఉండవు కాబట్టి మనం కొన్నిసార్లు ఏదైనా ఆర్బిటరీ వేవ్ ఫామ్ అలాగే చాలా ఆర్బిటరీ వేవ్ ఫామ్ యొక్క రూపాలు సైనోసాయిడ్లు సైన్ మరియు కొసైన్ తరంగాల మొత్తంగా భావించవచ్చని మనకు తెలుసు వివిధ ఫ్రీక్వెన్సీల సైనూసోయిడ్ ఇవ్వడం ద్వారా నిజానికి పరికరం యొక్క రెస్పాన్స్ అయిన ప్రవర్తనను వర్ణించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి దీనిని ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ అంటారు మరియు ఇది ఒక పరికరానికి చాలా ముఖ్యం కాబట్టి మనకు సైనూసోయిడ్ ఉంటే అలాగే ఇది నా పరికరం నేను దీనికి i sin ωt విలువ ను అప్లై చేసినట్లైతే ఏం జరుగుతుంది ఒకవేళ ఇన్స్ట్రుమెంట్ లీనియర్ గా ఉన్నట్లైతే అప్పుడు మీరు ఔట్ పుట్ కూడా ఒక సైన్ వేవ్ పొందుతారు కానీ దాని మాగ్నిట్యూడ్ విలువ చాలా ఎక్కువగా ఉంటుంది సాధారణ ఇన్ పుట్ వేవ్ మాగ్నిట్యూడ్ కన్నా అంతే కాకుండా ఇది ఫేజ్ ల్యాగ్ పెంచుతుంది కనుక ఇదేమిటంటే కాబట్టి మనము వాస్తవానికి రెండు విషయాలను అధ్యయనం చేయడానికి ప్రయత్నిస్తాము ఎందుకంటే ఫ్రీక్వెన్సీ స్థిరంగా ఉంటుంది కాబట్టి ఫ్రీక్వెన్సీని అధ్యయనం చేయవలసిన అవసరం లేదు అది ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ అయితే ఇన్పుట్ మధ్య నిష్పత్తి అవుట్పుట్ మాగ్నిట్యూడ్ మరియు ఇన్పుట్ మధ్య దానిని మనం గెయిన్ మరియు ఫేజ్ లాగ్ అని పిలిచే పరిమాణం ఇవి సాధారణంగా మనము వర్గీకరించవలసిన రెండు విషయాలు కాబట్టి ఇది గణిత పరిష్కారం అని మీకు తెలుసు ఉదాహరణకు ఫ్రీక్వెన్సీ యొక్క విభిన్న విలువలపై గెయిన్ నిజానికి ఇలా మారుతుంది కాబట్టి ఫ్రీక్వెన్సీ చాలా తక్కువగా ఉంటే అప్పుడు దాని గెయిన్ ఒకటి అని మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఫ్రీక్వెన్సీ చాలా తక్కువ అంటే మీరు నెమ్మదిగా సైనూసోయిడ్ ఇస్తున్నారు అంటే పరికరం ఎల్లప్పుడూ స్థిరమైన స్టేట్ కి రాగలదు మరియు అది ఇన్పుట్ విలువను తీసుకోగలదు ఇంకొక వైపు ఇన్పుట్ ఫ్రీక్వెన్సీ పెరిగేకొద్దీ అవుట్పుట్ విలువ మారుతుంది కాబట్టి పరికరం యొక్క అవుట్పుట్ తగినంతగా పెరగదు మరియు అందువల్ల గెయిన్ విలువ పడిపోతుంది కాబట్టి ఇది ఒక పరికరం యొక్క ఫ్రీక్వెన్సీ లక్షణం అని మీకు తెలుసు అదేవిధంగా మీకు తెలుసుమీకు ఒక ఫేజ్ ప్లాట్ ఉన్నట్లైతే అప్పుడు మీరు అధికమైన ఫ్రీక్వెన్సీ లను ఇచ్చినపుడు ఫేజ్ లాగ్ పెరుగుతుంది అలాగే ఫస్ట్ ఆర్డర్ సిస్టమ్ 90 డిగ్రీలు చేరవచ్చు కాబటి అది నిదానముగా 90 డిగ్రీలు చేరుతుంది ఇప్పుడు కొన్నిసార్లు మనము సిస్టమ్స్ ను రెండవ ఆర్డర్ ఇన్స్ట్రుమెంటల్ సెన్సార్ గా మోడల్ చేయవలసి ఉంటుంది ఈ ఎంపిక వాస్తవానికి ఆధారపడి ఉంటుంది మీకు తెలుసా మీరు ఏ రకమైన మోడల్ను ఉపయోగిస్తారో అది భౌతిక కారణాలపై ఆధారపడి ఉంటుంది కనుక ఇది మీరు చేసే ప్రతిస్పందనపై ఆధారపడి ఉంటుంది నిజానికి రెస్పాన్స్ ఇన్స్ట్రుమెంట్ నుండి పొందండి అలాగే కొన్ని ఇన్స్ట్రుమెంట్ లకు బదులుగా నేను రెండవ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఉపయోగించవచ్చు ఉదాహరణకు యాక్సిలెరోమీటర్ మీకు తెలిసినట్లుగా మాస్ స్ప్రింగ్ డంపర్ రకమైన పద్ధతిని కలిగి ఉంటుంది మరియు దానికి రెండవ ఆర్డర్ డైనమిక్స్ ఉంటాయి కాబట్టి ఇది కాబట్టి దాని డైనమిక్స్ దాని ఇన్పుట్ అవుట్పుట్ డైనమిక్స్ చూపిన విధంగా రెండవ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ద్వారా ఇవ్వబడుతుంది ఇందులో రెండు పారామితులు ఉన్నాయి ఒకటి సహజ ఫ్రీక్వెన్సీ అంటారు మరొకటి డాంపింగ్ ఫాక్టర్ అంటారు అలాగే మళ్ళీ ఇది స్టెప్ ఇన్పుట్ కు వచ్చిన ప్రతి స్పందన ఈ సందర్భంలో డాంపింగ్ ఫాక్టర్ బట్టి మనకు మూడు రకాల కేసులు ఉన్నాయి కాబట్టి ఒక కేసు లో డాంపింగ్ చేసినప్పుడు అంటే జీటా ఒకటి కంటే ఎక్కువగా ఉంటుంది ఈ సందర్భంలో మనము దీనిని ఓవర్ డాంపింగ్ అని పిలుస్తాము డాంపెడ్ వ్యవస్థ మరియు ఇది అవుట్పుట్ టైమ్ ఫంక్షన్ యొక్క వ్యక్తీకరణ మనము ఈ సందర్భంగా చూస్తాము మరియు తరువాత మనము ప్లాట్లను చూస్తాము అప్పుడు మనకు ξ 1 ఉన్నప్పుడు ఒక సందర్భం ఉంటుంది దీనిని ఇక్కడ క్రిటికల్లీ డ్యాంప్డ్ కేస్ అని పిలుస్తారు మరియు చివరి కేస్ మనకు ξ ఒకటికన్నా తక్కువ 1 మరియు 0 మధ్య ఉంటే దానిని అండర్ డంప్డ్ కేస్ అంటారు కాబట్టి గ్రాఫ్ ఫ్లోట్ వాస్తవానికి ఇలా కనిపిస్తాయి కాబట్టి ఇది మనకు ఆసక్తిని కలిగిస్తుంది కాబట్టి ఇది స్టెప్ రెస్పాన్స్ మీరు ఇన్పుట్ అప్లై చేశారు ఇప్పుడు జీటా యొక్క వివిధ విలువల కోసం ఉదాహరణకు జీటా విలువ తక్కువ ఉంటే మీరు ఆసిలేటరీ ప్రవర్తనను పొందుతారని మీరు చూడవచ్చు కాబట్టి దీనిని ఓవర్షూట్ అని పిలుస్తారు కాబట్టి డాంపెడ్ సెన్సార్ల కింద మీరు ఓవర్షూట్ పొందబోతున్నారు మరోవైపు డాంపెడ్ వ్యవస్థల కోసం ఓవర్షూట్ లేదు మరియు నెమ్మదిగా ఇది దాదాపు మొదటి ఆర్డర్ సిస్టమ్ లాగా ఉంటుంది అదేవిధంగా మీరు సైనూసోయిడల్ ఇన్పుట్కు దాని ప్రతిస్పందనను మళ్ళీ చూస్తే అది ఇదే అని మీరు కనుగొంటారు ఇవి సమీకరణములు కాబట్టి మీరు గెయిన్ పొందుతారు మరియు మీకు ఫేజ్ షిఫ్ట్ కూడా వస్తుంది మరియు ఇది ఒక వ్యక్తీకరణ ఎందుకంటే ఇది గెయిన్ కోసం గీసిన గ్రాఫ్ ప్లాట్ లు కాబట్టి డాంపెడ్ సిస్టమ్స్ లలో గెయిన్ వాస్తవానికి ఫ్రీక్వెన్సీతో మారుతూ ఉంటుంది అలాగే రెసోనెంట్ అవుతుంది కాబట్టి ఇది రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ కాబట్టి మీరు రెసోనెంట్ ఫ్రీక్వెన్సీ కి దగ్గరగా ఉండే సైనూసోయిడ్ ఇస్తే అప్పుడు మీరు భారీ ఉత్పత్తిని పొందుతారు మరోవైపు డాంపెడ్ సిస్టమ్స్ కోసం అక్కడ అలాంటి రెసోనెన్స్ లేదు కాబట్టి మీరు ఈ ఫేజ్ ను చూసినట్లయితే ఫేజ్ ప్లాట్లు మళ్లీ ఫ్రీక్వెన్సీతో ఇలా ఉంటాయి అంటే తక్కువ ఫ్రీక్వెన్సీ వైపు ఇవి మల్లుతాయి ఫ్రీక్వెన్సీపెరిగే కొద్దీ ఈ ఫేజ్ చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఈ మాక్సిమం ఫేజ్ సంభవించడం అంటే 180 డిగ్రీలు వస్తుంది కాబట్టి వీటినే మనము ఫేజ్ లాగ్స్ అంటాము కాబట్టి మనము సెన్సార్ల యొక్క స్టాటిక్ మరియు డైనమిక్ లక్షణాలను చూశాము ఇప్పుడు కొన్ని ఉదాహరణల ద్వారా స్పెసిఫికేషన్లను చూద్దాం కాబట్టి ఇది ఉదాహరణకు ఒక పారిశ్రామిక థర్మామీటర్ కాబట్టి ఇది ఏమి చెబుతుందో చూడండి అన్నీ ఏమి చెప్తున్నాయి కాబట్టి మొదట ఇది థర్మోకపుల్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి థర్మోకపుల్ రకం పేర్కొనబడింది థర్మోకపుల్ రకం ఏమిటో మనం చూస్తాము కానీ ఆసక్తికరంగా దాని పరిధి ఇవ్వబడింది కాబట్టి మీరు ఈ స్పెసిఫికేషన్లతో ఈ థర్మామీటర్ను ఉపయోగించగల కనీస మరియు గరిష్ట విలువలు ఇవ్వబడినవి కాబట్టి మీరు దీన్ని ఈ పరిధిలో ఉపయోగిస్తే మీకు ఒక డిగ్రీ ఫారెన్హీట్ లేదా ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ యొక్క రిజల్యూషన్ లభిస్తుంది మరియు మొదలైనవి ఏవి ఇచ్చినా ఈ రేంజ్ లో చెల్లుతాయి కాబట్టి ఈ సందర్భంలో రేంజ్ 1370 మరియు స్పాన్ 1440 రిజల్యూషన్ ఒక డిగ్రీ F లేదా ఒక డిగ్రీ C వాస్తవానికి ఇది ఏమిటి ఏది మీ స్కేల్ కు ఉపయోగం ఎందుకంటే ప్రాథమిక సెన్సార్ యొక్క రిజల్యూషన్ ఒకటే వాస్తవానికి ఇది మీరు ఎంచుకున్న స్కేల్ పైన ఆధారపడి ఉంటుంది మీరు వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ కలిగి ఉంటారు కాబట్టి రిజల్యూషన్ కూడా మారుతూ ఉంటుంది కాబట్టి ఈ రిజల్యూషన్ ఇక్కడ ఇది ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ అని పేర్కొనబడింది కనుక ఇది కాబట్టి గమనించగల కనీస మార్పు సెన్సార్ ద్వారా గుర్తించగల మార్పు వాస్తవానికి ఒక డిగ్రీ సెంటీగ్రేడ్ క్యాలిబ్రేషన్ ఎర్రర్ ప్రమాణం కాబట్టి ఈ స్పెసిఫికేషన్లన్నీ వాస్తవానికి ఒక నిర్దిష్టానికి సంబంధించినవి మీకు తెలుసా ఈ డిఐఎన్ వాస్తవానికి జర్మన్ ప్రమాణం బిఎస్ అనేది బ్రిటిష్ ప్రమాణం అదేవిధంగా 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మీటర్ యాక్యూరసీ అంటే 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్నప్పుడు 0 2 రీడింగ్ ± ఒక డిజిట్ ఈ ± ఒక డిజిట్ ఎందుకంటే మీరు డిజిటల్ డిస్ప్లే కలిగి ఉంటారు కాబట్టి డిజిటల్ డిస్ప్లేలలో ఒక క్వాంటైజేషన్ అని పిలువబడే ప్రభావం ఉంది అందువల్ల ఈ ± ఒక డిజిట్ ఎర్రర్ వస్తుంది కాబట్టి ప్రాథమిక యాక్యూరసీ ఈ సందర్భంలో రీడింగ్ లో 0 2 ఇది రీడింగ్ యొక్క అంతరాలుగా పేర్కొనబడింది ఈ రకమైన స్పెసిఫికేషన్ కాకుండా వేరే కొన్ని ఉన్నాయి మీరు ఒక ఉదాహరణగా ఇండస్ట్రియల్ స్పెసిఫికేషన్ గురించి చదివితే మీరు కొన్ని ఇతర విషయాలను కనుగొంటారు ఏవైతే వీటికి స్పెసిఫిక్ గా అంటే మీరు ఉపయోగిస్తున్న సెన్సార్ కి ప్రత్యేకమైనవిగా ఉంటాయో ఇప్పుడు థర్మోకపుల్స్ పొడవైన వైర్లను ఉపయోగిస్తున్నందున అక్కడ సెరీస్ మోడ్ రెజెక్షన్ ఉంది సెరీస్ మోడ్ రెజెక్షన్ అంటే సాధారణంగా థర్మోకపుల్స్తో పొడవైన వైర్లు ద్వారా కనెక్ట్ చేయబడతాయి కాబట్టి అవి సాధారణంగా పవర్ ఫ్రీక్వెన్సీ వద్ద సిరీస్ మోడ్ ఇంటర్ ఫెరెన్స్ కలిగి ఉం టాయి ఎందుకంటే పవర్ లైన్స్ కొంచెం పవర్ ఫ్రీక్వెన్సీ ఇంటర్ ఫెరెన్స్ ను సిరీస్ వోల్టేజ్ గా జోడిస్తాయి కాబట్టి సెన్సార్ ఎలా నిర్మించబడింది అంటే అది 60హెర్ట్జ్ అంతరాయం కలిగించిందని అలాంటి వోల్టేజీలు వస్తే అది తిరస్కరించగలదని ఇది చెబుతుంది అదేవిధంగా 0 డ్రిఫ్ట్ ప్రతిసారీ సున్నా డ్రిఫ్ట్ వచ్చినప్పటికీ ఇన్స్ట్రుమెంట్ లో ఒక బటన్ ఉంటుంది లేదా ఈ ఇన్స్ట్రుమెంట్ కమాండ్ ఇస్తుంది రీడింగ్ తీసుకోమని కాబట్టి ఫస్ట్ ఆటోమేటిక్ గా దానిని 0 చేసి అంటేఇప్పుడు ఎన్విరాంమెంటల్ టెంపరేచర్ రేంజ్ మీకు జీరోయింగ్ సౌకర్యం కలిగిస్తుంది కాబట్టి ఈ స్పెసిఫికేషన్లన్నీ ఉన్నాయి ఈ సెన్సార్ అటువంటి రేంజ్ లో ఉపయోగించబడాలి మరియు అలాగే సైజ్ మరియు బరువులు కూడా అదేవిధంగా మరొక టెంపరేచర్ థర్మామీటర్ మళ్ళీ థర్మోకపుల్ ఆధారంగా మళ్ళీ దీనికి కొన్ని రేంజ్ లు ఉన్నాయి కాబట్టి దాని యాక్యూరసీ రీడింగ్ చూద్దాం అది మనం ఇప్పటికే చూశాము ఇది రెండు వంతుల కన్నా23 కన్నా తక్కువ వుంది అని సూచిస్తుంది కాబట్టి మీరు 238 డిగ్రీల ఫారెన్హీట్ అనగా 150 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా వున్నప్పుడు ఇది దీని యాక్యూరసీ స్టేట్మెంట్ దాని కన్నా తక్కువగా ఉన్నట్లైతే ఇది దీని యాక్యూరసీ స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి ఇక్కడ ఇది రీడింగ్ పరంగా పేర్కొంటోంది ఇది స్థిరమైన లేదా ఒక శాతం వ్యవధిలో పేర్కొన బడినది అదేవిధంగా ఇది డిఫరెన్షియల్ మోడ్ అని పిలువబడే ఇతర మోడ్ లో ఇది ± 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వ్యవధిలో 0 3 డిగ్రీల సెంటీగ్రేడ్ యొక్క యాక్యూరసీ కాబట్టి మీరు విలక్షణమైన థర్మల్ పారిశ్రామిక పరికరాల లక్షణాలు ఈ రకమైన పారామితులను చేర్చండి ఉదాహరణకు రిజల్యూషన్ 0 1 డిగ్రీ మరియు 999 9 డిగ్రీ కంటే ఎక్కువ ఇది ఒక డిగ్రీ కాబట్టి ఫ్లో మీటర్ అయిన మరొక సెన్సార్ను చూద్దాం ఇప్పుడు చాలా స్పెసిఫికేషన్లు ఉన్నాయి అలాంటి వాటిలో యాక్యూరసీ మరియు లీనియారిటీ ఒకటి ± 1 ఫుల్ స్కేల్ ఇక్కడ మీరు యాక్యూరసీ మరియు లీనియారిటీ రెండూ చూస్తారు ± 1 బహుశా పరికరం అంతర్గతంగా లీనియర్ గా ఉంటుంది కాబట్టి అవి కలిసి పేర్కొనబడినవి పునరావృత సామర్థ్యాన్ని 0 2 ఫుల్ స్కేల్ లో పేర్కొనడం చూడండి అంటే మీరు ఒకే ప్రవాహం యొక్క 100 రీడింగులను చేసినప్పటికీ రీడింగులు ఫుల్ స్కేలు లో 0 2 కంటే ఎక్కువ తేడాతో విభిన్నంగా ఉండవు అదేవిధంగా అంతర్గతంగా లీనియర్ గా ఉంటుంది మీరు చూడండి ఫ్లో సిగ్నల్ అంతర్గతంగా లీనియర్ గా కాబట్టి యాక్యూరసీ మరియు లీనియారిటీ రెండూ ఒకే విధంగా ఉంటాయి అది అంతర్గతంగా సరళంగా లేకపోతే యాక్యూరసీ మరియు లీనియారిటీ లక్షణములు నిజంగా మారుతూ ఉంటాయి కాబట్టి ఫ్లో సెన్సార్ కు ప్రత్యేకమైన కొన్ని ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి అవి మీకు తెలుసు ఉదాహరణకు ప్రెజర్ డ్రాప్ చాలా ముఖ్యం ఎందుకంటే ఫ్లో సెన్సార్లోని ప్రెజర్ డ్రాప్ వాస్తవానికి ఎనర్జీ లాస్ కాబట్టి ఇది తక్కువగా ఉండాలి కాబట్టి ఇది సుమారు 4 అంగుళాల H2O కాబట్టి ఇతర కారకాలు మనకు అంతగా అర్థం కావు తప్ప అది ఏ విధమైన ఫ్లో మీటర్ అని మనకు తెలియదు కాబట్టి ఇది ఇప్పుడు పాఠం చివరి భాగానికి వచ్చాము కాబట్టి ఈ పాఠంలో మనం ఏమి చేశాము సెన్సార్లు ఎందుకు అంత ముఖ్యమైనవో మనం చూశాము అక్కడ సాధారణ నిర్మాణం స్టాటిక్ లక్షణం ప్రధాన స్టాటిక్ లక్షణ పారామితులు మరియు మీకు తెలిసినట్లుగా సెన్సిటివిటీ లీనియారిటీ యాక్యూర సీ రెసోల్యూషన్ స్పామ్ మొదలైనవి మనము సున్నా మొదటి మరియు రెండవ ఆర్డర్ పరికరముల యొక్క డైనమిక్ లక్షణాన్ని కూడా చూశాము మరియు అవి ఆశిలేషన్స్ ఓవర్ షూట్ వంటి ఫెనామెనాను ప్రదర్శిస్తాయని మనము చూశాము వాటికి టైమ్ కాంస్టంట్ లు ఉన్నాయి మరియు అన్ని సెన్సార్ లకు ఈ లక్షణాలన్నీ చాలా ముఖ్యమైనవి ముఖ్యంగా నియంత్రణ లో ఈ పరికరాలను ఫెనామెనా పరికరాలుగా ఉపయోగించినప్పుడు అవి ఎలా ఉంటాయో అలాగే మనము కొన్ని ఇండస్ట్రియల్ లక్షణాలను కూడా చూశాము కాబట్టి ముగించే ముందు మనం ఆలోచించటానికి కొన్ని పాయింట్లు ఉన్నాయి కాబట్టి ఉదాహరణకు యాక్యూరసీ మరియు లీనియారిటీ మధ్య తేడా ఏమిటి కాబట్టి ఎప్పుడు ఒకేలా ఉంటాయి మరియు అవి ఎందుకు భిన్నంగా ఉంటాయి డెడ్ జోన్ మరియు రిజల్యూషన్ మధ్య తేడా ఏమిటి ఏది ఎక్కువ డెడ్ జోన్ లేదా రిజల్యూషన్ సెన్సార్ల ద్వారా నేరుగా ప్రభావితమయ్యే కంట్రోల్ వ్యవస్థల పనితీరు పారామితుల గురించి ప్రస్తావించండి చివరకు సెన్సార్లో డాంపింగ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి కాబట్టి మీకు మంచి సెన్సార్ ఉంటే డాంపింగ్ ఎలా ఉండాలి ఉదాహరణకు ఎలాంటి డాంపింగ్ చేయాలి అంటే అది ఇండికేటింగ్ పరికరం డాంపింగ్ అవ్వనివ్వండి మరియు అప్పుడు ఏమి ఉండాలి డాంపింగ్ స్థాయి ఎలా ఉండాలి రికార్డర్ కోసం లేదా ఒక ఫీడ్ బ్యాక్ సెన్సార్ కోసం డాంపింగ్ స్థాయి ఎలా ఉండాలి కాబట్టి వీటి గురించి ఆలోచించండి మరియు ఇక ఈ రోజు కు వీడ్కోలు